ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లోని 21వ మాడ్యూల్ కు స్వాగతం మునుపటి రెండు మాడ్యూల్స్ లో లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ను డిజైన్ చేసే ప్రయత్నంలో బాగంగా వివిధ ప్రక్రియలైన భాషావిశ్లేషణ ఇతరత్రా విధానాల గురించి చర్చిస్తూ అవి మనకు క్లాసెస్ ను కీ అబ్స్త్రాక్షన్స్ ను వాటి రిలేషన్షిప్స్ ను గుర్తించటానికి ఎలా ఉపయోగపడతాయో వివరించాము ఈ సందర్భంగా మనమీ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం స్పెసిఫికేషన్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించి డిజైన్ చేసే మోడలింగ్ ప్రక్రియ మొదలుపెట్టేముందు సేకరించిన సమాచారాన్ని పొందుపరచటానికి మనకొక మాధ్యమం అవసరం దానిని మనం ఒక చోట మొదలుపెట్టాలి సహజంగా అవి కొన్ని ఇంగ్లీష్ డాక్యుమెంట్లు సంభాషణ వీడియోలు ఇతరత్రా డాక్యుమెంట్లు చిత్రాలు చార్టులు గా ఉంటాయి సమాచారాన్ని సంగ్రహిస్తూ డిజైన్ విశ్లేషణ చేయటానికి మనకొక భాష అవసరం ఈ భాష మనం సేకరించిన సమాచారాన్నంతా ఉన్నదున్నట్లుగా క్లుప్తంగా వ్యక్తీకరించటానికి సహాయపడుతుంది దానికి UML - అంటే యునిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ ఒక మంచి సాధనం ఈ మాడ్యూల్ లోను మున్ముందు రాబోయే మాడ్యుల్స్ లోను UML గురించి దాని ప్రధాన భావనలను విభిన్న సిస్టం డిజైన్ భావనలను డిజైన్ పరామీటర్స్ ను అందులో ఎలా పొందుపరచాలో తెలుసుకొని దానిని మన లీవ్ మేనేజ్మెంట్ సిస్టం లో UML మోడల్స్ రూపొందించటానికి ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం ఈ ఉద్దేశంతో UML పర్యావలోకనం ఈ మాడ్యుల్ నుంచి మొదలుపెడదాం ఇవి మనం చర్చించుకోబోయే ప్రధానాంశాలు ఇవి ప్రసెంటేషన్ లో బాగంగా ప్రతి స్లయిడ్ ఎడమ ప్రక్కన ఎప్పుడూ మీకు కనపడుతూ ఉంటాయి అసలు UML అవసరమేంటిఅనేది మన మొదటి ప్రశ్న మనమింతవరకు తెలుసుకోన్నదేమంటే కాంప్లెక్స్ సిస్టం వర్ణనలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సహజ భాషలో సిస్టం అవసరాలను విభిన్న అంశాల ప్రవర్తనలను మనకి అర్ధమైన రీతిలో వివరించటం దానికి సహాయకంగా సమాచారం నోట్స్ చిత్రాలు సంభాషణలు ఇవన్నీ అందుబాటులో ఉండవచ్చు ఈ విధానంలో ప్రధాన సమస్య ఏమంటే మన సహజ భాష చాలా అస్పష్టంగా సందిగ్ధంగాను ఉంటుంది - అదే వాక్యం నేను ఒక విధంగాను మీరు వేరే విధంగాను ఇంకొకరు వేరే విధంగాను అర్థంచేసుకోవచ్చు చిత్రాల సహాయం తీసుకున్నా అవి వేర్వేరు పద్ధతుల్లో గీయవచ్చు కాని ఈ పద్ధతిలో సిస్టం వర్ణన ఏకరీతిలో ఉండదు - దాని నుంచి మనకు స్పష్టమైన కచ్చితమైన అవగాహన కలగదు రెండో పద్ధతి ఏమంటే దాన్ని అమలుచేసే విధానం ద్వారా వర్ణించటం - సిస్టం ను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కనుక అమలుచేస్తూ C Java లేదా అటువంటి లాంగ్వేజ్ ఏదైనా వాడుతుంటే అప్పుడు మన సిస్టం మొత్తాన్ని క్లాసెస్ మెథడ్స్ ఎక్సెప్షన్స్ కండిషన్స్ డిపెన్డెన్సీస్ మాడ్యూల్స్ మెసేజెస్ థ్రెడ్స్ ఇలా వీటితో పూర్తిగా వర్ణించవచ్చు ఇది కూడా విభిన్న ప్లాట్ఫాంస్ లాంగ్వేజ్స్ రూపకరణాలను బట్టి మారుతుంటూ ఉంటుంది ఈ OOAD విధానంలో మన ప్రధానోద్దేశ్యము ఏమిటంటే రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ తో మొదలుపెట్టి సాఫ్ట్వేర్ ను సిస్టం లో అమలుపరచటంతో పూర్తిచేయటం ఈ రెండు విధానాలు కూడా క్లిష్టమైనవి అస్పష్ట వ్యక్తీకరణతో కూడుకొన్నవి ఈ పరిస్థితుల్లో UML మనకు అవసరమవుతుంది ప్రాధమికంగా అది సిస్టం ఎనాలిసిస్ అండ్ డిజైన్ కోసం రూపొందించిన వ్యక్తీకరణ సాధనం దాని ప్రాముఖ్యతేమంటే అది OMG ప్రతిపాదించిన అంతర్జాతీయ ప్రమాణం డిజైనర్ డెవలపర్ లేదా యూసర్ అయినాగాని దానిని ఉపయోగించి సాఫ్ట్వేర్ డిజైన్ ప్రక్రియలోని విభిన్న అంశాలను రూపకల్పనలను వెలికితీసి విభిన్న అర్ధాలకు తావులేకుండా స్పష్టంగా విశదీకరించవచ్చు సాధారణంగా సాఫ్ట్వేర్ ఎనాలిసిస్ లో ఉండే విరుద్ధత అస్పష్టతలను తగ్గించి కచ్చితత్వానికి ప్రాధాన్యమిస్తుంది అలాగే డెవలప్మెంట్ బృంద సభ్యల మధ్య క్లైంట్ - వెండర్ మధ్య స్పష్టమైన భావ వ్యక్తీకరణకు దోహదపడుతుంది ఇప్పుడు ప్రధానంగా మనం చేసేదేమంటే సిస్టం డిజైన్ అండ్ ఎనాలిసిస్ లోని మొదటి అంచెగా వివిధ మాధ్యమాల్లో ఉన్న స్పెసిఫికేషన్ ను భాషాపరంగా వివిధ కోణాల్లో వివరిస్తూ ఒక కచ్చితమైన రూపాన్ని పొందుపరచాలి ఆ పునాదిమీదే సిస్టం అంతా నిర్మించబడుతుంది UML ను వివిధ కోణాల్లో చూడవచ్చు మొట్టమొదటగా ఇది మోడలింగ్ కు ఉపయోగించే ఒక భాష భావ విశదీకరణకు ఉద్దేశించిన భాష దీని ద్వారా దేనినైన మోడలింగ్ చేయవచ్చు - సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లోని స్పెసిఫికేషన్ నుంచి నిర్మాణం విజువలైజేషన్ డెవలప్మెంట్ వరకు ప్రతి అంశాన్ని UML లో పొందుపరచవచ్చు కచ్చితత్వం స్పష్టత వ్యక్తీకరణ పరంగా చూస్తే UML ఒక చిత్రవివరణ కలిగి ఉన్న ఒక భాష ఇది సహజ భాషలలో ఉండే అస్పష్టత లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉండే సంక్లిష్ట విశ్లేషణలను కలిగి ఉండదు సంసిద్ధంగా ఉన్న చాలా ప్రధాన భావనలను ఉపయోగించుకుని చిత్రాల ద్వారా వ్యక్తపరచగలిగే భాష ఇది రీయూజ్ గురించి మనమిదివరకు చర్చించుకున్నప్పుడు కాంప్లెక్స్ సిస్టమ్స్ లో డొమైన్ సంబంధేతరంగా కొన్ని ఉమ్మడి ఆకృతులు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని తెలుసుకొన్నాం UML చేసిన పనేమిటంటే వాటికి అర్ధసంబంధమైన వ్యక్తీకరణలను జోడించి వాటిని ఆ UML లాంగ్వేజ్ లో అంతర్భాగంగా చేయటం అలా చేయటం ద్వారా మీరు వ్యక్తపరచే సిస్టం లో ఎప్పుడైనా అటువంటి ఆకృతి గల భావన ఒకటుందని అనిపించినప్పుడు దాని ఆదిమ ఆకృతిని గుర్తించి దానిని వ్యక్తపరచగల UML ఫీచర్ ను మీరు కనుగొనగలరు అదే కాకుండా UML ఒక స్థూల ఆధారాన్ని మనకందిస్తుంది స్తూలాధారం అంటే మీకు అర్థంచేసుకోవటానికి కష్టంగా ఉండవచ్చు ఏమంటే ఇది గ్రాఫికల్ లాంగ్వేజ్ అయినా దీనిని చిత్ర రూపకరణంగా పరిగణించకూడదు దీనికి గణితపరంగా గట్టి పునాది ఉంది ఎప్పుడూ సిస్టంకు స్థిరమైన కచ్చితమైన వివరణ ఇవ్వగలదని రుజువు చేయగలం ఆ విధానంలో అధికార ప్రామాణిక UML డాక్యుమెంటేషన్ లో భాగంగా కొన్ని మెటా మోడల్స్ సెమాంటిక్స్ ను ఇది ఉపయోగించుకుంటుంది అలాగే ఇది సిస్టం నిర్మాణ ప్రక్రియలోని స్థూల భావనలను పొందుపరచటానికి తోడ్పడుతుంది - ప్రామాణిక OOP లాంగ్వేజ్ అయిన C లో అమలుపరచగల పదాలను అంశాలను UML లో ప్రస్తావించటం మనకు తరచుగా కనపడుతుంది కొలాబరేషన్స్ పాటర్న్స్ ను UML లో వ్యక్తీకరించటం చాల తేలిక ఎందుకంటే ఇటువంటి UML కాన్సెప్ట్స్ సాధారణ OOP లాంగ్వేజ్స్ లో ఉండే ప్రామాణిక లైబ్రరీలుగా పొందుపరచబడి ఉంటాయి చివరగా UML మనకు ఉత్తమ పద్ధతులను అలవరపరుచుతుంది మనం మొట్టమొదటి మాడ్యూల్ లో సాఫ్ట్వేర్ నిర్మాణంలో ఉండే సవాళ్ళ గురించి చర్చిస్తునప్పుడు విభిన్న సమస్యలు పరిణితికి సంబంధించినవి వీటిని బట్టి సాఫ్ట్వేర్ ఒక డెవలప్మెంట్ అని చెప్పుకుంటాం కాని ఇతర ఇంజనీరింగ్ డెవలప్మెంట్ లను కన్స్ట్రక్షన్ అని పిలుస్తాం ఎందుకంటే వాటిలో విజయానికి కచ్చితమైన హామీ ఉంటుంది ఈ రోజుల్లో ఇతర ఇంజనీరింగ్ రంగాలు చాలా సఫలీకృతం కావడానికి విశ్వసనీయత పొందటానికి కారణం కొన్ని సంవత్సరాలుగా సాధనలో పరిణితి ఆయా పరిశ్రమ రంగాల్లో ప్రమాణాలు నిబంధనలు ఉత్తమ పద్దతులు ఏర్పరచుకోవడం జరిగింది ఇవి ప్రతి సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ లో తప్పనిసరిగా అనుసరించబడతాయి ఇటువంటి పద్ధతులు సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఇప్పటివరకూ లేవు కాబట్టి ఈ ఉత్తమ పద్దతులను పొందుపరచటానికి UMLను ఒక మంచి సాధనంగా ఉపయోగించవచ్చు UML అనేది ఒక వేదిక - లాంగ్వేజ్ ప్లాట్ఫారం కొన్ని సందర్భాల్లో డొమైన్ తో కూడా సంబంధంలేకుండా కాన్సెప్ట్ ను వ్యక్తపరచవచ్చు ఇది UML యొక్క ప్రధాన సారాంశం ఈ చర్చలో భాగంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమంటే UML ఎప్పుడూ ఒపెన్నెస్ కు కట్టుబడి ఉంటుంది - అంటే ఇది ఒక నిర్దిష్ట మోడలింగ్ టూల్ లేదా లాంగ్వేజ్ C Java లేదా Python కాని వాడమని ప్రతిపాదించదు అలాగే వాటర్ ఫాల్ కాని ఆజైల్ ప్రాసెస్ గాని లేదా టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ ను కాని అనుసరించమని చెప్పదు UML ప్రత్యేకంగా ఏ టూల్ గాని ఇతరత్రా వివరణాత్మకమైన పద్ధతులను సూచించదు ఫలాన ప్రాసెస్ అనిగాని మోడలింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లాట్ఫారం అనిగాని మీరు వాడబోయే హార్డువేర్ ఏమిటనిగాని వాటితో సంబంధంలేకుండా ఇది దేనినైన స్వీకరిస్తూ సిస్టం మోడలింగ్ చేయటానికే కాకుండా ఆ తరవాత లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ ప్రక్రియకు కూడా ఉపయోగవడుతుంది UML ఎలా ఏర్పడిందనే ఆసక్తికరమైన విషయం తెలుసుకోవటానికి చరిత్రలోకి తొంగిచూస్తే 80ల్లోనే ఒక క్రమ పద్దతిలో సిస్టం ను మోడలింగ్ చేయటమనే భావనకు పునాది పడిందని తెలుస్తుంది 90ల్లోకి ఆ ప్రయత్నాలు వివిధ మార్గాల్లో కొనసాగుతూ సిస్టం మోడలింగ్ కొరకు - బూచ్ రుమ్బా జాకబ్సన్ లాంటి వారు ప్రతిపాదించిన విభిన్న లాంగ్వేజ్స్ ప్రోటోకాల్స్ విస్తృతమయ్యాయి మనమెప్పుడూ అనుసరించే బూచ్ పుస్తకం మీకు తెలిసే ఉంటుంది వారందరి పరస్పర సహకారంతో OMG ఏర్పాటయి UML అలా మనకు అందుబాటులోకి వచ్చింది OMGకి ఒక వెబ్ సైట్ ఉంది మీరు ఆ సైట్ లోకి వెళ్లి చూస్తే UMLమీదే కాకుండా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ మీద కూడా ప్రత్యేకంగా ప్రస్తుత పద్ధతులకు అనుగుణంగా చాలా సమాచారం పొందుపరచి ఉంది ఈ నేపధ్యంలో ఇలా చిందరవందరగా జరిగిన అభివృద్ధికి ముగింపు తెస్తూ 90ల చివర్లో వారంతా ఒక త్రాటిమీదకు వచ్చి ప్రస్తుతము మనం చూస్తున్న UML రూపాన్ని నిర్ణయించారు UML లో 'U' ఈ విభిన్న పద్దతుల కలయికను సూచిస్తుంది కాని కొంతమంది యూనిఫైడ్ అంటే SDLC లోని వేర్వేరు అంచెలన్నింటికీ వర్తించబడేది వాటిలోని వివిధ భావనలను వ్యక్తీకరించటానికి ఉపయోగించబడేదిగా అనుకుంటారు అది కూడా నిజమే అయినప్పటికీ ప్రధానంగా 90 చివర్లలో ప్రతిపాదించిన పద్ధతులన్నింటినీ ఒకటిగా చేయటం ద్వారా దానికొచ్చిన పేరు అది తరవాత ఈ 20 సంవత్సరాల్లో వేర్వేరు UML వెర్షన్స్ ను OMG విడుదల చేస్తూ ప్రస్తుత UML 2 5 వెర్షన్ ఒక ప్రామాణికంగా రూపొందింది కాబట్టి మనం UML గురించి చర్చించుకునేటప్పుడు ప్రారంభంలో ఉన్న కాన్సెప్ట్స్ నుంచి మొదలుపెడదాం అందుకు మనం 1 X ప్రమాణానికే పరిమితమవుదాం ఎందుకంటే 2 5లో ఉన్న చాలా ఆధునిక భావనలను ప్రస్తావించటానికి మనకు సమయం లేదు అయినా ఎప్పుడైనా అవసరమైనప్పుడు 2 5లోని అంశాలను కూడా చర్చిద్దాం UML రేఖాత్మకమైనది కాబట్టి అది సాఫ్ట్వేర్ డిజైన్ యొక్క వివిధ అంశాలను చిత్రీకరించే డయాగ్రమ్స్ తో కూడుకొని ఉంటుంది సాఫ్ట్వేర్ సిస్టం లేదా ఏ సాధారణ సిస్టం అయినా కొన్ని క్లిష్టతలతో ఉంటుంది దానిని వేర్వేరు కోణాల్లోనుంచి పరిశీలించవచ్చు ఇవన్నీ మునుపటి మాడ్యూల్స్ లో సుదీర్ఘంగా చర్చించాం ఇక్కడ UML ఒక సరళమైన పద్దతిని అనుసరిస్తుంది కాంప్లెక్స్ సిస్టం కు సంబంధించిన ప్రధాన అంశాలను గుర్తిస్తుంది అలా గుర్తించిన ప్రతి అంశానికి ఒక డయాగ్రమ్స్ వర్గం ఆయా అంశాలను విశ్లేషణకు సహాయపడటానికి ఈ డయాగ్రమ్ కు ప్రత్యెక ప్రిమిటివ్స్ ఉంటాయి ఉదాహరణకు సిస్టం లో ఉన్న క్లాసెస్ అన్నింటినీ ఒక సమూహంగా గుర్తించటం కష్టమనే విషయాన్ని మనమిదివరకే తెలుసుకొన్నాం కాబట్టి సిస్టం లో క్లాసెస్ రిలేషన్షిప్స్ బహుళంగా ఉంటాయి ఈ సమూహానికి చిన్న లేదా పెద్ద క్లాసు సమితిగా ఉండేట్లు - ఒక క్లాసు డయాగ్రమ్ ను రూపొందించవచ్చు UML పేర్లు ఎకీకరణ కు తోడ్పడుతుంది - అంటే డిజైన్ లోని వివిధ డయాగ్రమ్స్ వివిధ మాడ్యుల్స్ కు ఒకే పేరును ఉపయోగించవచ్చు ఒక యూస్ కేస్ కు ప్రతిపాదించిన పేరుని క్లాసు డయాగ్రమ్ లో దాని సంబంధిత మెథడ్ ను సూచించటానికి కూడా వాడబడుతుంది యూస్ కేస్ లోని ఒక ఏక్టర్ క్లాసు డయాగ్రమ్ లో ఆ చర్యకు సంబంధించిన వ్యక్తుల ప్రత్యెక సమూహాన్ని సూచిస్తూ ఒక క్లాస్ అవుతుంది అది మన ప్రధానాంశం ఇది దానిని క్లుప్తంగా విసదీకరించటమే ఇక్కడ చూస్తే మనం UML 2 5 ని అనుసరించిన డయాగ్రమ్స్ సమూహం దానిలో స్ట్రక్చర్ డయాగ్రమ్ structure diagram నిర్మాణపరంగా అని బిహేవియర్ డయాగ్రమ్ behaviour diagram ప్రవర్తనాపరంగా అని రెండు రకాలు కనపడుతున్నాయి మీరు గమనిస్తే ఎప్పుడైనా ఈ బాణం గుర్తును ఈ త్రికోణంతో గీసినప్పుడు ఇది 'is a' 'అది ఒక' - ఒక జెనెరలైజేషన్ స్పెషలైజేషన్ రిలేషన్షిప్ అవుతుంది UML డయాగ్రమ్ వివరణలో అంతర్భాగమైన ఈ గుర్తులను ఇక ముందు వాడతాం ఇలా ఈ బాణం గుర్తుతో ఉన్న స్ట్రక్చర్ డయాగ్రమ్ ఈ బిహేవియర్ డయాగ్రమ్ ఇవన్నీUML 2 5 డయాగ్రమ్స్ ప్రధానంగా ఈ స్లయిడ్ లో డయాగ్రమ్సే కాకుండా జెనెరలైజేషన్ స్పెషలైజేషన్ హయరార్కిని కూడా చూస్తున్నాం ఈ రెండు రకాల డయాగ్రమ్స్ ప్రధానమైనవని మనకు తెలుసు అలాగే ఇక్కడున్న విభిన్న క్లాస్ స్ట్రక్చర్ డయాగ్రమ్స్ వాటిలో వేర్వేరు రకాలైన బిహేవియర్ డయాగ్రమ్స్ ఇలాగ ఈ చార్ట్ ను చూస్తున్నప్పుడు మనం వాడిన రంగుల సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి నల్ల రంగుతో గీసిన డయాగ్రమ్స్ ప్రామాణికమైనవి నీలం రంగుతో గీసిన డయాగ్రమ్స్ ఏమో ఇంకా ప్రతిపాదన దశలో ఉన్నవి అంటే వాటి మీద చర్చ ఇంకా కొనసాగుతుంది ప్రామాణిక స్థాయికి ఇంకా చేరలేదు దానిలో కొన్ని భవిష్యత్తులో ప్రామాణిక UML లో బాగం కావచ్చు కొన్ని తిరస్కరించబడవచ్చు అలాగే వాటి మధ్య చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి ఉదాహరణకు మిశ్రమ స్ట్రక్చర్ డయాగ్రమ్ గురించి మాట్లాడితే వాటి అంతర నిర్మాణపరంగా అలాగే కొలాబరేషన్ యూస్ కేస్ పరంగా రెండు ఉపవర్గాలుంటాయి ఇవాన్ని ప్రతిపాదన దశలో ఉన్నవే ఇక్కడ నేను UML 2 5 గురించి క్లుప్తంగా వివరించాను ప్రధానంగా ప్రామాణికంగా ఉన్న డయాగ్రమ్స్ మీదే మన దృష్టి పెడదాం అందులోనూ కొన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొందాం లేకపోతే అన్ని డయాగ్రమ్స్ ను పూర్తిచేయటానికి సమయం ఉండకపోవచ్చు కొన్ని ప్రధానమైనవాటినే ఇప్పుడు చర్చిద్దాం ఇక్కడ టూల్ గురించి UML లోన ఉన్న రెండు సబ్ క్లాసెస్ గురించి చర్చిద్దాం మొదటిది స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ - ఇది సిస్టమ్ లోని స్థిరమైన నిర్మాణాన్ని తెలియజేస్తుంది ఈ స్టాటిక్ డైనమిక్ వివరణల గురించి మనమిదివరకటి నుంచి వింటూనే ఉన్నాము మనం ఆబ్జెక్ట్స్ గుణాల గురించి చర్చించినప్పుడు ఆబ్జెక్ట్స్ కు ఐడెంటిటీ identifyగుర్తింపు ఆట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ ఉంటాయని ఆట్రిబ్యూట్స్ ను స్టాటిక్ స్ట్రక్చర్ గా ప్రాపర్టీస్ ను డైనమిక్ బిహేవియర్ గా తెలుసుకొన్నాం అదే విధంగా ఇక్కడ డయాగ్రమ్స్ కు గూడా - స్టాటిక్ స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ స్థిరమైన నిర్మాణాన్ని వివరిస్తుంది వీటి ద్వారా సిస్టమ్ నిర్మాణం అమలుచేసే ప్రక్రియలో వివిధ బాగాల ఆబ్స్ట్రాక్షన్స్ ఒకదానికొకటి ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటాయో తెలుసుకోగలం సిస్టమ్ నిర్మాణం పూర్తయి అమలులో ఉన్నప్పుడు ఇవి ఏ విధమైన మార్పులు చెందవు స్థిరంగా ఉంటాయి అలాగే బిహేవియరల్ డయాగ్రమ్స్ డైనమిక్ బిహేవియర్ ను సూచిస్తాయి - వివిధ ఆబ్జెక్ట్స్ వాటి ప్రవర్తనలు కాలనుసారంగా ఎలా మారుతుంటాయి సిస్టమ్ లోకి ప్రవేశించి లాగిన్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఏమేమి చర్యలు ఏ క్రమంలో జరుగుతాయి సిస్టమ్ లోకి ప్రవేశానికి నిషేధానికి అనుసరించవలసిన సమన్వయాలు ఏమిటి - ఇవన్నీ డైనమిక్ బిహేవియర్ కు సంబంధించినవి కొన్ని డయాగ్రమ్స్ ను స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ పరంగా మిగిలనవాటిని బిహేవియరల్ ప్రాపర్టీస్ పరంగా చర్చిద్ధాం ప్రామాణికంగా ఉన్న డయాగ్రమ్స్ ను మనమెలా వర్గీకరించామో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం మొదటగా బిహేవియరల్ డయాగ్రమ్స్ ను ఆ తరవాత స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ గురించి చర్చిద్దాం ఇక్కడ నేను ప్రతి డయాగ్రం గురించి మీకు సంక్షిప్తంగా వివరిస్తాను ఆ తరవాత వేరే మాడ్యూల్స్ లో - వాటిని ఎలా ఉపయోగించాలో లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ కు వర్తిస్తూ వాటిని విస్తృతంగా పరిశీలిద్దాం UML బిహేవియరల్ డయాగ్రంలలో మొట్టమొదటిది ప్రాధమికమైనదైన యూస్ కేస్ డయాగ్రంతో మొదలుపెడదాం దీనిని సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ ను - అంతర్గత బాహ్య ప్రభావాలు సిస్టమ్ చుట్టూ జరిగే సంఘటనలు ఇలా చాలా కోణాల్లో - వ్యక్తపరచటానికి ఉపయోగిస్తాము అలాగే యాక్టివిటీ డయాగ్రమేమో సిస్టమ్ లో జరిగే విభిన్న చర్యలు కార్యకలాపాలను సూచిస్తుంది స్టేట్ చార్ట్ డయాగ్రం అనేది ఫైనెట్ స్టేట్ మెషిన్ Finite State Machine FSM లేదా ఫైనెట్ స్టేట్ ఆటోమేషన్ భావన నుంచి వచ్చినది FSM అంటే సిస్టమ్ లో వేర్వేరు పరిస్థితులుండి వాటికి పరిమితమైన సాధ్యతలునప్పుడు సిస్టమ్ ఒక సాధ్యతనుంచి ఇంకొక సాధ్యతకు మారే యాంత్రిక రూపం స్టేట్ చార్ట్ అనేది ప్రధానంగా ఫైనెట్ స్టేట్ మెషిన్ Finite State Machine FSM భావన ఆధారంగా వృద్ధి పరచినది FSM మాదిరిగానే సిస్టమ్ లో విభిన్న పరిస్థితులు ఉంటాయి - ఉదాహరణగా సైన్ ఆన్ సిస్టమ్ ను తీసుకొంటే నేను సైన్ అప్ చేసి ఉండి - సైన్ ఆన్ గా ఉండవచ్చు లేదా సైన్ అప్ చేయకుండా ఉండి -సైన్ ఇన్ చేస్తుండవచ్చు లేదా సైన్ ఇన్ చేసి ఉండి - సైన్ ఇన్ చేస్తూ ఉండవచ్చు అటువంటి పరిస్తితుల్లో మరల తిరిగి సైన్ ఇన్ చేయనవసారంలేకుండా రెండోసారి సైన్ ఇన్ చేస్తున్నట్లుగా ఒక స్టేట్ ఉండవచ్చు ఈ విభిన్న స్టేట్స్ యొక్క సమాచారాన్ని వ్యక్తపరచి నిర్వహించటానికి వీలుగా స్టేట్ చార్ట్ సహాయపడుతుంది బిహేవియర్ డయాగ్రమ్స్ లో తదుపరి వర్గాన్ని ఇంటెరాక్షన్ డయాగ్రమ్స్ అంటారు ఎందుకంటే అవి వివిధ రకాలైన పరస్పర చర్యలను నిర్వచిస్తాయి సీక్వెన్స్ డయాగ్రమ్ ను జరిగిన సంఘటనల క్రమాన్ని సూచించటానికి తరచుగా ఉపయోగిస్తారు కమ్యూనికేషన్ డయాగ్రం ఆబ్జెక్ట్స్ మధ్య జరిగే పరస్పర సందేశాల మార్పిడి క్రమాన్ని తెలియజేస్తుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేమంటే క్లయింట్ సర్వర్ మోడల్ మన తుది గమ్యం - ఇది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ మధ్య జరిగే సందేశాల రవాణా ప్రక్రియలన్నింటినీ మోడలింగ్ చేయగలదు అలా సీక్వెన్స్ డయాగ్రమ్ మెసేజెస్ యొక్క కాల క్రమాన్ని సూచిస్తే కమ్యూనికేషన్ డయాగ్రం మెసేజెస్ ను బదిలీ చేస్తున్న ఆబ్జెక్ట్స్ యొక్క క్రమాన్ని తెలియజేస్తుంది టైమింగ్ డయాగ్రం దాని పేరుకు తగ్గట్లుగా సమయానికి సంబంధించినది ఇంటెరాక్షన్ ఓవర్వ్యూ డయాగ్రమ్స్ ప్రధానంగా వివిధ సీక్వెన్సెస్ కోలాబొరేషన్స్ యాక్టివిటీ పరంగా ఉన్నటువంటి పరస్పర చర్యలను మోడలింగ్ చేయటానికి ఉపయోగపడతాయి - ఇవి ఆబ్జెక్ట్స్ ఆధారిత సీక్వెన్స్ కమ్యూనికేషన్ టైమింగ్ డయాగ్రంలకంటే ఒక పై అంచెలో మాడ్యూల్స్ ను ఉద్దేశించినవి ఇక స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ కొస్తే క్లాస్ డయాగ్రమ్స్ ఆబ్జెక్ట్ డయాగ్రమ్స్ ప్రధానమైనవి క్లాస్ డయాగ్రమ్స్ ను మున్ముందు మాడ్యూల్స్ లో వివరంగా చర్చించబోయేముందు వాటి చిత్రీకరణ సూత్రాలు వాటిని గుర్తించటానికి అనుసరించే పద్దతుల వంటివి మీకు ఇదివరకే పరిచయమయ్యే ఉంటాయి ఇక స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ ఇవి పాకేజెస్ - ఇవి సిస్టమ్ లో ఉన్న వివిధ భాగాలన్నింటినీ ఒక సమూహంగా క్రోడీకరించి ఒక పెద్ద మాడ్యూల్ లో భాగంగా ఉంటాయి ఇంకా స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ లో కాంపోసిట్ స్ట్రక్చరల్ డయాగ్రమ్ - ఇది సిస్టమ్ లో ఉన్న భాగాలు వాటి ఉప భాగాలు వాటి మధ్య ఉన్న సమన్వయాలు interfaces ఇంటర్ఫేసెస్ వీటితో ఒక పూర్తి నిర్మాణపరమైన అవగాహనను అందిస్తుంది కాంపొనెంట్ డయాగ్రం దానికి అనుబంధపూర్వకమైనది - ఇది ప్రధానంగా సిస్టమ్ లోని బౌతిక అంశాల గురించి వివరిస్తుంది అలాగే కంపోసిట్ స్ట్రక్చర్ వివిధ కాంపొనెంట్స్ మధ్య ఉన్న సమన్వయ సంబంధాల గురించి కాంపొనెంట్ డయాగ్రం ప్రత్యేకంగా సిస్టమ్ యొక్క స్థిర నిర్మాణ ప్రక్రియ అవగాహనా దృశ్యాన్ని వివిధ కాంపొనెంట్స్ గురించి వివారిస్తాయి మనమిక్కడ అనాలిసిస్ మరియి డిజైన్ గురించి చర్చించుకుంటున్నప్పటికీ ఈ డయాగ్రమ్స్ ఇంతటికే పరిమితం కాదు డిప్లాయిమెంట్ డయాగ్రం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ - అందులో ప్రారంభ దశలోని డిజైన్ గురించే కాకుండా చివరి దశలో అమలుపరచే వరకూ అంటే ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఎన్ని సర్వర్లు కావాలి ఏ మాడ్యూల్ ని ఏ సర్వర్ లో ఉంచాలి ఒక మాడ్యూల్ ని రెండు మూడు సర్వర్లలో లేదా ఒక సర్వర్ లో ఒకటి కంటే ఎక్కువ మాడ్యూల్స్ తో అమలుచేయవచ్చా ఈ విషయాలన్నింటితోపాటు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంపొనెంట్ మాపింగ్ కూడా ఈ డిప్లాయిమెంట్ డయాగ్రం లో వివరించబడతాయి చివరగా ప్రొఫైల్ డయాగ్రం సహాయకమైనది - మీరు జావా ఆధారిత టూల్స్ వాడలనుకొంటే అవి ఏమిటి J2EE లేదా J2ME ని వాడతారా J2ME అయితే ఆండ్రోయిడ్ ప్రొఫైల్ వాడతారా లేదా IOS ప్రొఫైల్ వాడతారా ఇటువంటి సమాచారమంతా ప్రొఫైల్ డయాగ్రమ్స్ లో పొందుపరచబడి ఉంటుంది క్లుప్తంగా మనమింతవరకు నేర్చుకొన్నదేమంటే సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ అనేది సహజ భాషలో ఉండే అస్పష్టత అసంపూర్ణత కచ్ఛితత్వలేమితో కూడుకొన్న ప్రక్రియ కాబట్టి సాఫ్ట్వేర్ డిజైన్ మరియి మోడలింగ్ కు UML వంటి ఒక విశ్లేషణాత్మక ప్రామాణికమైన సాధనం విధానం అవసరం UML లో ముఖ్యంగా రెండు రకాలైన డయాగ్రమ్స్ ఉంటాయి స్ట్రక్చరల్ మరియు బిహేవియర్ డయాగ్రమ్స్ వాటిలోని వివధ రకాలు ఈ రెండిటితో సిస్టమ్ మొత్తాన్ని వివరించవచ్చు తరవాత మాడ్యూల్ లో ఈ డయాగ్రమ్స్ ను ఉపయోగించి సాఫ్ట్వేర్ డిజైన్ అమలుచేసే ప్రాధమిక విధానాల గురించి తెలుసుకొందాం